హలో పునఃస్వాగతం కాబట్టి మైక్రో వేవ్ మిక్సర్ లపై జరిగిన మొదటి రెండు ఉపన్యాసములలో మనము మిక్సర్ యొక్క ప్రాధమిక అంశాలను చర్చించాము మిక్సర్ ఒక సర్క్యూట్ ఎలిమెంట్ లాగా ఎలా పనిచేస్తుంది ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ లేషన్ ఎలా జరుగుతుంది మిక్సర్ లపై జరిగిన రెండవ ఉపన్యాసములో మనము డయోడ్ మరియు ట్రాన్సిస్టర్ వంటి పరికరాలు మిక్సర్ లు లాగా ఎలా పనిచేస్తాయి వివిధ డయోడ్ మరియు ట్రాన్సిస్టర్ ల యొక్క స్మాల్ సిగ్నల్ మరియు లార్జ్ సిగ్నల్ మోడల్స్ ని ఉపయోగించి ప్రాధమికముగా మిక్సింగ్ చర్య ఎలా జరుగుతుందో అధ్యయనం చేశాము ఇప్పుడు ఆ తరువాత మనము మిక్సర్లను అమలు చేయడానికి సాధారణంగా ఉపయోగించే వివిధ మిక్సర్ సర్క్యూట్ల గురించి చర్చించాము మనము సరళమైన సింగిల్ డయోడ్ మిక్సర్ లేదా సింగిల్ ట్రాన్సిస్టర్ మిక్సర్ గురించి చర్చించాము ఆ తరువాత మేము బాలెన్సేడ్ సర్క్యూట్లను చర్చించాము అవి సింగిల్ బ్యాలెన్స్ సర్క్యూట్లు మరియు డబుల్ బ్యాలెన్స్ సర్క్యూట్లు ఆ తరువాత మనము చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అనువర్తనాలకు ఉపయోగించే సబ్ హర్మోనిక్ ఫ్రీక్వెన్సీ మిక్సింగ్ మిక్సర్ల గురించి చర్చించాము చివరగా మనము ఇమేజ్ యెన్హాన్స్మేంట్ లేదా ఇమేజ్ రిజెక్షన్ కోసం చాలా మంచి పనితీరు కలిగిన ఇమేజ్ రిజెక్ట్ మిక్సర్ల గురించి అధ్యయనం చేశాము కాబట్టి ఈ ఉపన్యాసములో మిక్సర్ సర్క్యూట్ రూపకల్పన చేసేటప్పుడు పరిగణించవలసిన డిజైన్ అంశాలపై మనము దృష్టి పెట్టబోతున్నాము కాబట్టి మిక్సర్ డిజైన్ లో ప్రాథమికంగా రెండు విధానాలు ఉన్నాయి మొదటిది కాంపోనెంట్ లేదా సర్క్యూట్ ఆధారిత డిజైన్ ఇందులో ప్రతిదీ మనము మొదటి నుండి డిజైన్ చేస్తాము మనము మిక్సింగ్ పరికరాన్ని ఎంచుకుంటాము మనము ఉపయోగించబోయే సర్క్యూట్ యొక్క కాన్ఫిగరేషన్ లేదా రకాన్ని ఎంచుకుంటాము ఆపై మనము కోరుకున్న పనితీరును సాధించడానికి సర్క్యూట్లోని వివిధ భాగాలను డిజైన్ చేస్తాము రెండవది ఐసి ఆధారిత డిజైన్ విధానము దీనిలో మనము ఐసి తయారీదారులలో ఒకరి నుండి వాణిజ్యపరంగా లభించే మిక్సర్ ఐసిని ఉపయోగిస్తాము ఆపై మనకు కావలసిన మిక్సింగ్ పనితీరును పొందడానికి ఆ ఐసి ని ఉపయోగించి సర్క్యూట్ నిర్మిస్తాము కాబట్టి ఈ ఉపన్యాసములో ఈ రెండు విధానాలను ఒక్కొక్కటిగా అధ్యయనం చేద్దాము అధ్యయనం చేయటానికి వెళ్ళే ముందు మనం ఇప్పటి వరకు అధ్యయనం చేసిన వివిధ సర్క్యూట్లను విశ్లేషించడం మరియు పోల్చడం చాలా అవసరం కాబట్టి ఇప్పుడు ప్రారంభిద్దాం కాబట్టి ఇక్కడ మనకు వివిధ మిక్సర్ సర్క్యూట్ల మధ్య కంపారిజన్ చార్ట్ ఉన్నది కాబట్టి మనకు మిక్సర్ల రకాలు సింగిల్ డయోడ్ సింగిల్ బ్యాలెన్స్డ్ 180 మరియు 90 ఉపయోగించి కప్లర్లు డబుల్ బ్యాలెన్స్డ్ మిక్సర్ సబ్ హార్మోనిక్ మరియు ఇమేజ్ రిజెక్ట్ ఉన్నాయి VSWR పోర్ట్ టు పోర్ట్ ఐసోలేషన్ ఈ చాలా ప్రమాణాల ఆధారంగా ఈ మిక్సర్ సర్క్యూట్ లను పోల్చబోతున్నాం ఇది చాలా ముఖ్యమైనది మిక్సింగ్ పరికరాలను నడపడానికి LO పవర్ చాలా అవసరం మరియు IIP3 మిక్సర్ యొక్క లీనియారిటీ ని సూచిస్తుంది ఇప్పుడు VSWR RF పోర్ట్ LO పోర్ట్ మరియు IF పోర్ట్ మిక్సర్ యొక్క మూడు పోర్టుల వద్ద మనం చూసే ప్రతిబింబాలను సూచిస్తుంది మనం అధ్యయనం చేసిన వివిధ రకాల మిక్సర్ సర్క్యూట్లలో ఉపయోగించే ఇంపి డెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్లపై VSWR ప్రాథమికంగా ఆధారపడి ఉంటుంది మరియు కొన్ని మిక్సర్ కాన్ఫిగరేషన్లు లేదా మిక్సర్ సర్క్యూట్ల కోసం మనము RF మరియు LO కొరకు ఇన్పుట్ పరికరంగా కప్లర్లను ఉపయోగించాము కాబట్టి VSWR సాధారణంగా కప్లింగ్ స్టక్చర్ లేదా 3 పోర్టులకు మనము ఉపయోగించిన ఇంపి డెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సింగిల్ డయోడ్ మిక్సర్ల విషయంలో కప్లింగ్ స్టక్చర్లను ఉపయోగించము కాబట్టి వాస్తవానికి అన్ని త్రీ పోర్ట్ VSWR ఇంపి డెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్పై ఆధారపడి ఉంటుంది ఇక్కడ సింగిల్ బ్యాలెన్స్డ్ మిక్సర్ల కోసం మీరు గమనించినట్లయితే 180° హైబ్రిడ్ ను ఉపయోగించే సింగిల్ బ్యాలెన్స్ మిక్సర్లతో పోలిస్తే RF మరియు LO పోర్ట్లకు మంచి VSWR లభిస్తుంది ఇది 90° హైబ్రిడ్ కప్లర్ యొక్క స్వాభావిక లక్షణం డబుల్ బ్యాలెన్స్డ్ మిక్సర్ల కోసం మళ్ళీ మనము కప్లర్లను ఉపయోగిస్తాము కాబట్టి మనకు మంచి VSWR ఉంది సబ్ హార్మోనిక్ మిక్సర్లు మనము ఎటువంటి కప్లింగ్ స్టక్చర్లను ఉపయోగించము కాబట్టి ఇది ఇంపి డెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్లపై ఆధారపడి ఉంటుంది ఇమేజ్ రిజెక్ట్ మిక్సర్ మనము కప్లింగ్ స్టక్చర్లను ఉపయోగిస్తున్నట్లు మీరు గుర్తుచేసుకుంటే మూడు పోర్టులలో మనకు మంచి VSWR ఉంది రెండవది పోర్ట్ టు పోర్ట్ ఐసోలేషన్ మళ్ళీ ఇది LO RF మరియు IF పోర్ట్లను వేరు చేయడానికి మనము ఉపయోగిస్తున్న స్టక్చర్లపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇన్పుట్ వద్ద మీరు RF మరియు LO కోసం గుర్తుంచుకుంటే బ్యాలెన్స్ డ్ సర్క్యూట్ల విషయంలో మనము ఎక్కువగా కప్లింగ్ స్టక్చర్లను ఉపయోగిస్తాము మరియు సింగిల్ డయోడ్ వంటి సర్క్యూట్లలో చాలావరకు సబ్ హర్మోనికల్ గా పంప్ చేయబడిన IF ఫిల్టర్ను ఉపయోగిస్తాము ఇమేజ్ రిజక్ట్ కొరకు మనము ఇన్పుట్ మరియు అవుట్పుట్ రెండింటిలోనూ కప్లింగ్ స్టక్చర్లను ఉపయోగిస్తాము అవి RF మరియు LO మరియు IF పోర్టులు కాబట్టి మీరు ఇమేజ్ రిజెక్ట్ మిక్సర్ల కోసం చూస్తే మనము కప్లింగ్ స్టక్చర్లను ఉపయోగిస్తున్నందున పోర్టు నుండి పోర్టు ఐసోలేషన్కై చాలా మంచి పనితీరును పొందుతాము మనము కప్లింగ్ స్టక్చర్లను ఎక్కడ ఉపయోగించకపోయినా అవాంఛనీయ పౌనఃపున్యాలను తిరస్కరించడానికి మనము ఉపయోగించే ఫిల్టర్లపై ఐసోలేషన్ ఆధారపడి ఉంటుంది అప్పుడు మనకు LO పవర్ ఉంది సర్క్యూట్లలో ఉపయోగించిన మిక్సింగ్ పరికరాలను నడపడానికి LO పవర్ అవసరం సింగిల్ డయోడ్ సబ్ హార్మోనిక్గా పంప్ చేయబడిన మిక్సర్లు మరియు సింగిల్ బ్యాలెన్స్ మిక్సర్లకు తక్కువ LO పవర్ లేదా మోడరేట్ LO పవర్ అవసరమని మీరు చూస్తారు ఎందుకంటే LO పవర్ ఉపయోగించబడుతున్న మిక్సింగ్ పరికరాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు డయోడ్ మిక్సర్ల విషయంలో సింగిల్ డయోడ్ ఒక డయోడ్ మాత్రమే కాబట్టి మనకు తక్కువ పవర్ అవసరం ఇమేజ్ రిజెక్ట్ మిక్సర్ లేదా డబుల్ బ్యాలెన్స్ మిక్సర్ విషయంలో మనకు చాలా ఎక్కువ LO పవర్ అవసరం ఉంది ఎందుకంటే డబుల్ బ్యాలెన్స్డ్ మిక్సర్ 4 డయోడ్లను కలిగి ఉంటుంది ఇమేజ్ రిజెక్ట్ మిక్సర్లో రెండు రెట్టింపు బ్యాలెన్స్డ్ మిక్సర్లు ఉన్నాయి అందువల్ల దానికి LO పవర్ చాలా ఎక్కువ IP3 బ్యాలెన్స్డ్ స్త్రక్చర్లకు మంచి ప్రతిస్పందన ఉందని మనకు తెలుసు అందువల్ల బ్యాలెన్స్డ్ మిక్సర్ల కోసం మనకు మంచి లీనియారిటీ లభిస్తుంది కాబట్టి IP3 పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిక్సర్ మరింత లీనియర్ గా ఉంటుంది అదేవిధంగా ఇమేజ్ రెజెక్ట్ మిక్సర్ల కోసం సబ్ హార్మోనిక్ మిక్సర్లు లేదా సింగిల్ డయోడ్ మిక్సర్ల కోసం మీరు గమనిస్తే IP3 చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే బ్యాలెన్సింగ్ యాక్షన్ లేదు ఇది సిగ్నల్స్లో ఒక దానికి మాత్రమే బాలెన్స్ కలిగి ఉన్నందున మనకు మోడరేట్ IIP3 లభిస్తుంది అందువల్ల మనకు మోడరేట్ లీనియారిటీ లభిస్తుంది కాబట్టి ఈ వివిధ అంశాలపై మనకు అన్ని మిక్సర్ రకాల పనితీరు ఉంది మరియు మిక్సర్ రూపకల్పనలో మనకు అవసరమైనది మన అప్లికేషన్ ఆధారంగా మానము ఒక నిర్దిష్ట కాన్ఫిగరేషన్ లేదా మిక్సర్ యొక్క నిర్దిష్ట సర్క్యూట్ను ఎంచుకోవచ్చు ఇది మన అప్లికేషన్ యొక్క డిమాండ్లను అందిస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన కంపరేటివ్ స్టడీ మనం ఏదైనా మిక్సర్ రూపకల్పన ప్రారంభించే ముందు దీనిని గుర్తుంచుకోవాలి కాబట్టి మిక్సర్ డిజైన్ ప్రక్రియ ప్రారంభించే ముందు మొదటగా మనము ఏమి చేయాలి ప్రారంభించడానికి మనకు కొంత సమాచారము అవసరం మరియు మనము మిక్సర్ రూపకల్పనను ప్రారంభించడానికి ముందు స్పెసిఫికేషన్ మనకు తెలియాలి లేదా ఇవ్వాలి మైక్రో వేవ్ మిక్సర్లపై మొదటి ఉపన్యాసంలో మనము అధ్యయనం చేసిన మిక్సర్ పనితీరు కొలమానాలు తప్ప మరేమీ ప్రత్యేకతలు లేవు కాబట్టి మనకు RF LO మరియు IF ఫ్రీక్వెన్సీ ఉండాలి లేదా లేదా తెలియాలి ఈ పౌనఃపున్యాల వద్ద బ్యాండ్విడ్త్ అవసరాలు మనకు తెలియాలి మిక్సర్ తట్టుకోగలిగిన మినిమం కన్వర్షన్ గెయిన్ లేదా మాగ్జిమం లాస్ LO అవసరాలు పోర్ట్ VSWR లను మనము తెలుసుకోవాలి ఐసోలేషన్స్ నాయిస్ ఫిగర్లు మరియు మళ్ళీ IP3 లేదా లీనియారిటీ సంఖ్యలు మరియు వాస్తవానికి ఈ విషయాలన్నీ మిక్సర్పై ఆధారపడి ఉంటాయి ఇది ఏ రకమైన అనువర్తనంలో ఉపయోగించబడుతుంది మరింత ముందుకు సాగుదాం కాబట్టి సాధారణంగా మిక్సర్ ని రూపకల్పన చేసేటప్పుడు కొన్ని డిజైన్ దశలు పాటించాలి మొదటిది మీరు ఏ విధమైన పరికరాన్ని ఉపయోగించబోతున్నారో ఆ పరికరాన్ని ఎన్నుకోవాలి మనకు రెండు విస్తృతమైన ఎంపికలు ఉన్నాయి ఒకటి డయోడ్ మరొకటి ట్రాన్సిస్టర్ లేదా FET మిక్సర్కు గెయిన్ స్పెసిఫికేషన్ అవసరమైతే మనము ఖచ్చితంగా FET మిక్సర్ల కోసం వెళ్తాము మిక్సర్ గెయిన్ లో ఎటువంటి స్పెసిఫికేషన్ లేకపోతే ఆ సందర్భంలో మనం డయోడ్లను ఉపయోగించవచ్చు మనకు కన్వర్జెంట్ లాస్ ఉంటుంది సర్క్యూట్ ఎంపిక రెండవ దశ కాబట్టి మీరు మిక్సింగ్ పరికరాన్ని నిర్ణయించుకున్న తర్వాత లేదా మీకు కావలసిన పనితీరు ఆధారంగా మీరు ఉపయోగించబోయే సర్క్యూట్ రకాన్ని ఎంచుకోవాలి ఉదాహరణకు మనకు RF మరియు LO పోర్ట్ల కోసం చాలా ఎక్కువ ఇన్పుట్ VSWR నా క్లిష్టమైన పారామితి అయితే ఇప్పుడు మనము తిరిగి వెళితే 90° కప్లర్ ని ఉపయోగించి అమలు చేయబడిన చాలా మంచి ఇన్పుట్ VSWR ను ఇవ్వగాలిగిన సింగిల్ బ్యాలెన్స్ మిక్సర్ ని చూస్తారు కాబట్టి ఈ కంపారిటివ్ చార్ట్ మనము ఉపయోగించబోయే సర్క్యూట్ రకాన్ని నిర్ణయించదానికి పనికి వస్తుంది మూడవది మీరు నిజంగా మీరు సర్క్యూట్ను నిర్మిస్తారు మీరు సర్క్యూట్ను డిజైన్ చేస్తారు మీరు వివిధ కప్లింగ్ స్ట్రక్చర్ లను రూపకల్పన చేస్తారు మీరు పరికరం యొక్క బయాసింగ్ ని మరియు మిక్సింగ్ పరికరం చుట్టూ ఉండే ఇతర విషయాలని డిజైన్ చేస్తారు నాల్గవది అనుకరణ మీరు గెయిన్ నాయిస్ ఫిగర్ వంటి వివిధ పనితీరు పారామితుల కోసం డిజైన్ ని అనుకరిస్తారు అప్పుడు మీకు పోర్ట్ టు పోర్ట్ ఐసోలేషన్ మరియు అన్ని 3 పోర్టులకు ఇన్పుట్ VSWR ఉన్నాయి మరియు ఐదవది ఏమిటంటే అనుకరణ ఫలితాలు వచ్చిన తర్వాత మీరు ఆ స్పెసిఫికేషన్లను అందుకోకపోతే కావలసిన అవుట్పుట్ పొందడానికి మీరు సర్క్యూట్ను ఆప్టిమైజ్ చేయాలి ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్లను ట్యూన్ చేయాలి లేదా కప్లింగ్ స్ట్రక్చర్లు LO సిగ్నల్ స్థాయి లేదా DC బయాసింగ్ ఏదైనా మిక్సర్ రూపకల్పన చేసేటప్పుడు మనం అనుసరించే డిజైన్ హేతుబద్ధత ఉంటుంది మరియు ఆ హేతుబద్ధత క్రింది విధంగా ఉంటుంది కాబట్టి మీరు మిక్సింగ్ పరికరాన్ని ఎంచుకున్న తర్వాత మనకు ఒక సాధారణ సర్క్యూట్ ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఐసోలేషన్ భాగాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మ్యాచింగ్ పార్ట్ ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఫిల్టరింగ్ పార్ట్ ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు దృష్టి పెట్టవలసిన మూడు ప్రధానమైన అంశాలు ఇవే మొదట మీరు RF మరియు LO సిగ్నల్లను వేరు చేయడానికి కప్లర్ స్త్రక్చర్లను లేదా డిప్లెక్సర్ను రూపొందించారని చెప్పండి తద్వారా డిజైన్ లో ఒక భాగం ఈ డిజైన్ ఆపరేషన్ ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటుంది మీకు కావ్వలసిన RF మరియు LO లకు అవసరమైన పౌనఃపున్యాలు ఏమిటి రెండవది మరియు చాలా ముఖ్యమైనది లేదా క్లిష్టమైనది RF మరియు IF ఇంపి డెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ డిజైన్ ఇది RF సోర్స్ మరియు మిక్సింగ్ పరికరం యొక్క జంక్షన్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఇంపిడెన్స్ లతో సరిపోలాలి కాని ప్రశ్న ఏమిటంటే జంక్షన్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఇంపిడెన్స్ లను ఎవరు అందచేస్తున్నారు LO సిగ్నల్తో డయోడ్ పంప్ చేయబడినప్పుడు డయోడ్ కరెంట్ మాడ్యులేట్ చేయబడితే అది 0 నుండి దాని గరిష్ట విలువకు మారుతుంది అని మనకు తెలుసు అందువల్ల వాస్తవానికి డయోడ్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ చాలా తక్కువ విలువ నుండి చాలా ఎక్కువ విలువకు మారుతుంది మరియు ఇది మనకు రెండు స్థిరమైన ఇంపిడెన్స్లు కలిగిన నెట్వర్క్ డిజైన్ సమస్య తో సరిపోయే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇంపిడెన్స్ కాదు ఈ సందర్భంలో ఒక ఇంపిడెన్స్ ఫిక్స్ చేయబడింది ఉదాహరణకు 50𝛀 సాధారణంగా పరిగనించబడుతుంది RF ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ డిజైన్ విషయంలో ఇన్పుట్ ఇంపిడెన్స్ యే జంక్షన్ ఇంపిడెన్స్ మరియు IF మ్యాచింగ్ నెట్వర్క్ డిజైన్ విషయంలో అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈ రెండు ఇంపిడెన్స్ లు LO సిగ్నల్ స్థాయితో మరియు సమయంతో మారుతూ ఉంటాయి కాబట్టి డిజైన్ ప్రాసెస్ను ప్రారంభించడానికి మీరు ఏ ఇంపిడెన్స్ను ఎంచుకోవడం చాలా క్లిష్టమైనది లేదా ముఖ్యమైనది అందువల్ల వాస్తవానికి డివైజ్ జంక్షన్ పారామితులు ఈ జంక్షన్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఇంపిడెన్స్లను నిర్ణయిస్తాయి మరియు ఈ డివైజ్ జంక్షన్ పారామితులు LO సిగ్నల్ మరియు DC బయాస్ ల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి జంక్షన్ ఇంపిడెన్స్లను అంచనా వేయటానికి ఇన్పుట్ మరియు అవుట్పుట్ మ్యాచ్ ని ఆప్టిమైజ్ చేయడానికి LO లెవెల్ మరియు DC బయాస్ లను మారుస్తాము తద్వారా మనకు కావలసిన మ్యాచింగ్ పెర్ఫార్మెన్స్ లభిస్తుంది కాబట్టి మీరు కొంత ఇంపిడెన్స్ లెవెల్ తో ప్రారంభించాలి మీరు కొంత పెర్ఫార్మెన్స్ ని చూస్తారు అప్పుడు మీరు LO స్థాయి మరియు DC బయాస్ను మారుస్తారు తద్వారా మీరు మ్యాచింగ్ నెట్వర్క్ డిజైన్లో కావలసిన పెర్ఫార్మెన్స్ ని పొందుతారు కాబట్టి డయోడ్ లేదా ట్రాన్సిస్టర్ ఉపయోగించి మిక్సర్ డిజైన్ వెనుక ఉన్న ప్రాథమిక హేతుబద్ధత ఇదే డయోడ్ల రూపకల్పన ప్రక్రియ ప్రధానంగా ఈ ఉపన్యాసంలో కేంద్రీకృతమై ఉంది మీరు ట్రాన్సిస్టర్ ఆధారిత డిజైన్ కోసం వెళ్ళినప్పుడు ఇది కొంచెము మారుతుంది ఈ ఉపన్యాసంలో డయోడ్ సర్క్యూట్లపై ఒక ఉదాహరణ సహాయంతో మనము ముందుకు వెళ్తాము 25 GHz ఇన్పుట్ RF ఫ్రీక్వెన్సీ కోసం సింగిల్ డయోడ్ మిక్సర్ను డిజైన్ చేద్దాం IF 500 MHz వద్ద స్థిరపరచబడింది మరియు ఈ రెండు విషయాల నుండి LO 3 75 GHz అవుతుంది ఈ సందర్భంలో మనము ఈ అనువర్తనానికి నిర్దిష్టంగా ఉండే RF ఫ్రీక్వెన్సీ కంటే తక్కువగా ఉన్న LO ని ఎంచుకున్నాము మరియు మనము నిర్మించబోయే సర్క్యూట్ ఈ రకమైనది కాబట్టి ఈ ఉదాహరణ దృష్టాంత ప్రయోజనం కోసం మాత్రమే మరియు దీనిని మరింత క్లిష్టంగా చేయకూడదు మనము RF మరియు LO ఐసోలేషన్ పార్ట్ ని స్కిప్ చేయబోతున్నాము కాని మనము RF మ్యాచింగ్ మరియు IF ఫిల్టరింగ్ పార్ట్పై ఎక్కువగా దృష్టి పెడతాము కాబట్టి ఈ సందర్భంలో మనము ఇన్ఫినియన్ టెక్నాలజీల నుండి షాట్కీ డయోడ్ అయిన BAT 15 03W చిప్ డయోడ్ను ఉపయోగించబోతున్నాము డయోడ్ డేటాషీట్ యొక్క స్నాప్షాట్ ఇక్కడ ఉంది మీరు చదవగలిగితే డయోడ్ను 12 GHz వరకు ఉపయోగించవచ్చు ఇది మన అవసరానికి సరిపోతుంది మరియు ఇది డయోడ్ యొక్క ఫూట్ ప్రింట్ ఇది చిప్ డయోడ్ కాబట్టి దీనిని ప్రామాణిక SMD టెక్నిక్ ఉపయోగించి సోల్దర్ చేయవచ్చు అందువల్ల మైక్రోస్ట్రిప్ రూపకల్పనకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనిని మేము తరువాత కవర్ చేయబోతున్నాము కాబట్టి మేము AWR అని కూడా పిలువబడే నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ వారి మైక్రోవేవ్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ అనుకరణ ను ఉపయోగించబోతున్నాము డిజైన్ను ప్రారంభిద్దాం మనం దృష్టి పెట్టబోయే మొదటి భాగం డయోడ్ యొక్క స్పైస్ మోడల్ ఎందుకంటే డయోడ్ అనుకరణ చాలా క్లిష్టమైనది దీనిని మీరు చూడగలిగితే ఇది డయోడ్ యొక్క అసలైన స్పైస్ మోడల్ మరియు వాస్తవానికి స్పైస్ మోడల్ జంక్షన్కు సంబంధించిన అన్ని విభిన్న డయోడ్ పారామితులను నమోదు చేయవలెను ఉదాహరణకు మీకు సాచురేషణ్ కరెంట్ స్పెసిఫికేషన్ ఉంది మీకు జీరో బయాస్ కోసం జంక్షన్ కెపాసిటెన్స్ ఉంది మీకు మాగ్జిమం జంక్షన్ వోల్టేజ్ ఉంది అప్పుడు మీకు రివర్స్ బ్రేక్డౌన్ వోల్టేజ్ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ మరియు మొదలైనవి ఉన్నాయి ఈ స్పెసిఫికేషన్లు అన్నింటినీ స్పైస్ మోడల్ నుండి మీరు పొందవచ్చు ఎక్కువగా ఇవి ఇంటర్నెట్లో తయారీదారుల వద్ద నుండి లభిస్తాయి మీరు ఆ స్పైస్ మోడల్ ఫైల్ను పొందిన తర్వాత ఆ మీరు మోడల్ను తీసుకోవచ్చు లేదా ఆ మోడల్ను సాఫ్ట్వేర్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్ని పారామితులలో ఉంచవచ్చు ఆపై ఈ కానిగరేషన్ ని ఉపయోగించి ఈ ప్రత్యేక డయోడ్ అనుకరించబడుతుంది ఇప్పుడు ఈ డయోడ్ చుట్టూ మీరు చూసేది ప్యాకేజీ పారసైటిక్స్ భాగాలు కాబట్టి మేము వాటిని డయోడ్ మోడల్లో చేర్చాము ఇప్పుడు డయోడ్ మోడల్ పూర్తయితే తదుపరి దశ డయోడ్ను బయాస్ చేయడం కాబట్టి ఇక్కడ బయాసింగ్ సర్క్యూట్ ఉంది మన డయోడ్ ఇక్కడ ఉంది మనకు 5 వోల్ట్ల DC వోల్టేజ్ సోర్స్ యొక్క కరెంట్ను నియంత్రించడానికి ఒక రెసిస్టర్ ఉన్నది ఈ మార్గంలో ప్రవేశించే అధిక పౌనఃపున్య సంకేతాలను నివారించడానికి ఇండక్టర్ ఉంది ఆపై ఈ DC బ్లాక్ కెపాసిటర్లు ఉన్నాయి ఇప్పుడు ఈ బయాస్ సుమారు 1 mA లేదా 1 mA కన్నా తక్కువ డయోడ్ కరెంట్ కోసం జరుగుతుంది ఈ ప్రత్యేకమైన బయాస్ తో డయోడ్ యొక్క ఆపరేషన్ చూడటానికి మనము ఇక్కడ ఒక పోర్టును మరియు ఇక్కడ ఒక పోర్టును వర్తింపజేసినట్లు చూస్తాము ఇప్పుడు ఈ బయాస్ డయోడ్ జంక్షన్ వద్ద చూడబోయే RF ఇన్పుట్ ఇంపిడెన్స్ సిగ్నల్ యొక్క మొదటి విలువను అంచనా వేయడానికి మనకు సహాయపడుతుంది కాబట్టి మనము ఈ ప్రత్యేకమైన నిర్మాణాన్ని అనుకరిస్తే మరియు మనకి కావలసిన RF ఫ్రీక్వెన్సీ వద్ద మనము S11 ని గమనిస్తాము ఇది 4 25 GHz సాధారణీకరించిన r మరియు x లను మనము చూస్తాము 67 దగ్గరలో ఉంటుంది మరియు x ఇక్కడ సాధారణీకరణ సందర్భంలో మైనస్ 0 22 గా ఉంటుంది కాబట్టి మనం చేయబోయేది ఏమిటంటే డయోడ్ కోసం మన RF ఇన్పుట్ ఇంపిడెన్స్ యొక్క మొదటి అంచనాగా మనము ఈ ఇంపిడెన్స్ ని తీసుకోబోతున్నాము మరియు మనము ఈ ఇంపిడెన్స్ ఉపయోగించి మ్యాచింగ్ సర్క్యూట్ ని నిర్మించబోతున్నాము సింగిల్ స్టబ్స్ లేదా షంట్ స్టబ్స్ ఉపయోగించి ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ డిజైన్ను అధ్యయనం చేసాము మనము దానిని అనుసరించబోతున్నాము మరియు మనకు ఇక్కడ ఉన్నదాన్ని చూద్దాం కాబట్టి r అంటే 0 67 మరియు x 0 22 కు సమానమైన ఇంపిడెన్స్ ఈ పాయింట్ వద్ద ఉంటుంది ఇప్పుడు ప్రామాణిక సింగిల్ స్టబ్ మ్యాచింగ్ టెక్నిక్ ఉపయోగించి మనం చేయబోయేది ఏమిటంటే ఈ పాయింట్ నుండి స్థిరమైన VSWR సర్కిల్ను గీయబోతున్నాము అప్పుడు మనము ఈ ప్రత్యేకమైన లోడ్ కోసం డయాగ్నల్లీ ఆపోజిట్ పాయింట్ ని తీసుకోబోతున్నాము అది ఈ పాయింట్ కాబట్టి RF సిగ్నల్ కోసం ఇది నా zin అప్పుడు ఇది RF సిగ్నల్ కోసం yin అవుతుంది ఇప్పుడు మనము ఈ ప్రత్యేక పాయింట్ ను 50Ω గా ఉన్న కేంద్రంతో సరిపోల్చబోతున్నాము మనము ప్రామాణిక విధానాన్ని అనుసరిస్తాము కాబట్టి ఈ పాయింట్ నుండి నేను జనరేటర్ వైపుకు వెళ్తాను మరియు నేను g 1 సర్కిల్ ని కట్ చేసే చోట ఆగిపోతాను కాబట్టి నేను ఆగే పాయింట్ ఇదే ఈ పాయింట్ నుండి ఈ విధంగా నేను 50Ω పాయింట్కి వెళ్తాను కాబట్టి ఇప్పుడు సుమారుగా ఇక్కడ ఉన్న ఈ ససెప్టెన్స్ విలువను స్టబ్ రద్దు చేయాలి అందువల్ల పాజిటివ్ సైడ్ న ఉన్న సంబంధిత బిందువును మనము ఇక్కడే ఎంచుకుంటాము మరియు వేవ్ లెంగ్త్ స్కేల్లో మార్కింగ్ చూస్తాము మరియు మనము ఈ పాయింట్ నుండి చూస్తాము మనము పొడవు ని చూస్తే మనకు lstub 0 067λ వస్తుంది కాబట్టి ఇది స్టబ్ పొడవు మరియు RF లో లోడ్ లేదా y తో సిరీస్లో ఉన్నలైన్ల కోసం మనం వీటిని పరిగణించాలి మనము దీనిని వేవ్ లెంగ్త్ స్కేల్లో కొలుస్తాము మరియు మన l 1 ఏమీ కాదు కానీ 0168 λ అని చూస్తాము కాబట్టి మన తుది డిజైన్ ఇలా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో నాకు కొంత Zin ఉంది RF ఇది మనము S11 అనుకరణ చార్ట్ నుండి చూశాము ఆపై సిరీస్ లైన్ పొడవు l1 విలువ 0 168 λ గా ఉంటుంది ఆపై నేను ఓపెన్ సర్క్యూట్ స్టబ్ కలిగి ఉంటాను ఎందుకంటే నేను ఈ పాయింట్ నుండి ప్రారంభించాను మరియు ఈ స్టబ్ పొడవు 0 067λ కి సమానంగా ఉంటుంది మరియు అప్పుడు ఈ పోర్ట్ లోనికి చూసినప్పుడు నేను 50Ω ని కలిగి ఉన్నాను ఈ రెండు లైన్ల క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్సులు 50Ω లు ఇదే ఇచ్చిన ఇంపి డెన్స్ విలువ కోసం RF ఫ్రీక్వెన్సీ యొక్క మ్యాచింగ్ నెట్వర్క్ డిజైన్ కాబట్టి ముందుకు సాగితే ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ మరియు పరికరాన్ని ఉపయోగించి మనము నిర్మించిన సర్క్యూట్ ఇదే కాబట్టి ఇది మన మిక్సింగ్ పరికరం BAT15 డయోడ్ ఇది బయాసింగ్ సర్క్యూట్ ఇవి DC బ్లాక్ కెపాసిటర్లు మరియు మనకు సిరీస్ లైన్ మరియు ఓపెన్ సర్క్యూట్ స్టబ్ ఉన్నాయి ఇది RF ఫ్రీక్వెన్సీ కోసం ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను సూచిస్తుంది మనకు ఇక్కడ కనెక్టర్లు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఒక కనెక్టర్ మళ్ళీ ఇక్కడ ఒక కనెక్టర్ మరియు RF ఇన్పుట్ ఈ చివర నుండి LO ఇన్పుట్ ఈ చివర నుండి ఉంటుంది IF పోర్టు అయిన మిక్సర్ అవుట్పుట్లో దగ్గర ఏమి జరుగుతుందో గమనించడానికి ప్రస్తుతం మనము ఆసక్తి కలిగి ఉన్నాము మనము బేర్ మిక్సర్ అవుట్పుట్ ని ఎటువంటి ప్రాసెసింగ్ చేయటం లేదు మిక్సర్ అవుట్పుట్ ని ప్రాసెస్ చేయకుండా గమనించాలి అనుకుంటున్నాం ఈ ప్రత్యేక రూపకల్పన కోసం మనము ఉపయోగించిన సబ్స్తేట్ యొక్క εr 2 2 సబ్స్తేట్ యొక్క ఎత్తు 0 కాపర్ థిక్ నెస్ 35 మైక్రాన్ మరియు ఈ ప్రత్యేకమైన సబ్స్తేట్ యొక్క టాన్ విలువ 0 ఇప్పుడు మిక్సర్ యొక్క అవుట్పుట్ వద్ద మీరు పొందే ఫలితాలను చూద్దాం కాబట్టి మీరు గమనించగలిగితే మీ సిగ్నల్ 0 5 GHz వద్ద ఉంది ఇది 500 MHz ఇది మనకు కావలసిన IF ఫ్రీక్వెన్సీ తప్ప మరేమీ కాదు మరియు మీరు అవాంఛనీయమైన అన్ని ఇతర ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ లను పొందుతారు కాబట్టి మీరు IF అవుట్పుట్లోకి LO సిగ్నల్ లీక్ అవుతున్నట్లు గమనించవచ్చు మీకు IF అవుట్పుట్లోకి ఇన్పుట్ RF సిగ్నల్ ఉంది దానితో పాటు మీకు IF అవుట్పుట్లో ఉన్న అన్ని స్పూరియస్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఫిల్టర్ చేయడానికి మనకు ప్రాథమికంగా ఒక ఫిల్టర్ అవసరం ఉన్నది మరియు ఈ ఫిల్టర్ ఐసోలేషణ్ చేయటానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇక్కడ మనం ఐసోలేషన్ స్థాయిలు LO నుండి RF LO నుండి IF RF నుండి IF 10 dB కన్నా తక్కువ ఉన్నవి ఇది మంచి సంఖ్యలు కాదు కాబట్టి ఇప్పుడు IF అవుట్పుట్ పోర్టులో సరళమైన ఫిల్టర్ ని కలపటం ద్వారా అది ఫలితాలను ఎలా మెరుగుపరుస్తుందో చూడబోతున్నాం కాబట్టి మిక్సర్ యొక్క అవుట్పుట్ వద్ద మనం ఏమి చేస్తున్నాం ఇది మనం ఇంతకుముందు గమనించిన పాయింట్ ఇప్పుడు 100 MHz యొక్క బ్యాండ్ విడ్త్ తో 500 MHz వద్ద కేంద్రీకృతమై ఉన్న బ్యాండ్ పాస్ ఫిల్టర్ను రూపొందించాము మరియు మీరు సరళమైన LC నిర్మాణాన్ని కలిగి ఉన్నారు మరియు మిగిలిన సర్క్యూట్ అదే విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ సమయంలో IF అవుట్పుట్ చూస్తే మీరు ఈ క్రింది వాటిని గమనిస్తారు మీరు తేడా చూడగలరా మిగతా అన్ని స్పూరియస్ కాంపోనెంట్లు ఒక్కసారిగా తగ్గించబడ్డాయి మీరు ఇక్కడ అత్యధిక గెయిన్ కలిగిన IF సిగ్నల్ ను పొందుతారు మరియు LO పవర్ కూడా మీరు చూస్తారు మరియు అందుబాటులో ఉన్న RF పవర్ IF పోర్ట్ వద్ద చాలా తక్కువ మీతో పాటు కొన్ని స్పూరియస్ సిగ్నల్స్ ఉన్నాయి కానీ అన్ని సిగ్నల్స్ 80 dB కన్నా తక్కువ కాబట్టి మంచి ఫిల్టర్ డిజైన్తో మీరు చాలా మంచి పనితీరును సాధించవచ్చు మరియు మీరు ముందు ఐసోలేషన్ ని చూస్తే LO మరియు IF ల మధ్య ఐసోలేషన్ మరియు ఈ గ్రాఫ్ RF మరియు IF ల మధ్య చాలా ఎక్కువ కాబట్టి ఇది సుమారు 100 డిబి ఇప్పుడు ఈ సంఖ్య ప్రాక్టికల్ గా సాధ్యం కాదు కానీ ఫిల్టర్ ఐడియల్ కాబట్టి ఈ సందర్భంలో ఈ సంఖ్య మీకు వస్తుంది కానీ ఫిల్టర్ ని మంచిగా రూపకల్పన చేస్తే ఐసోలేషన్ ని మొత్తంగా చూడండి మీరు LO IF మరియు RF IF ల మధ్య సాధించవచ్చు ఇప్పుడు LO మరియు RF ల మధ్య ఐసోలేషన్ ఇంకా పేలవంగా ఉంది ఎందుకంటే ప్రస్తుతం RF మరియు LO పోర్టులను ఐసోలేట్ చేయడానికి మనము ఏమీ చేయలేదు కన్వర్షన్ లాస్ మరియు మనము LO పవర్ల కోసం నాయిస్ ఫిగర్ ని చూద్దాం 6 dBm 9 dBm వరకు 12 dBm వరకు సుమారు 16 dB కన్వర్షన్ లాస్ ని పొందుతాము ఆ తరువాత మీరు ఖచ్చితంగా కోరుకోని విధముగా కన్వర్షన్ లాస్ లో తగ్గుదల లేదా పెరుగుదల పొందుతారు కాబట్టి ఈ గ్రాఫ్ మిక్సర్ కన్వర్షన్ లాస్ పనితీరుపై LO పవర్ యొక్క ప్రభావాన్ని సూచిస్తుంది మనము నిర్మించిన సర్క్యూట్ నుండి మనకు వచ్చే నాయిస్ ఫిగర్ 7 dB మీరు 12 dBm తర్వాత LO పవర్ ని పెంచేటప్పుడు నాయిస్ ఫిగర్ కూడా పెరుగుతుంది ఇది అవాంఛనీయమైనది కాబట్టి మళ్ళీ LO పవర్ ఒక క్లిష్టమైన భాగం ఇది మీ కన్వర్షన్ లాస్ అలాగే నాయిస్ ఫిగర్ పనితీరును ప్రభావితం చేస్తుంది ఇప్పుడు మిక్సర్ డిజైన్ యొక్క రెండవ విధానాన్ని మనము చూద్దాము ఇది IC ఆధారిత డిజైన్ వాణిజ్యపరంగా లభించే మిక్సర్ IC లు చాలా ఉన్నాయి వీటిని మిక్సర్ సర్క్యూట్ రూపకల్పనకు ఉపయోగించవచ్చు మీరు చేయవలసిందల్లా మీకు కావలసిన స్పెసిఫికేషన్లను కనుగొనాలి మరియు మీరు కోరుకున్న స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉండే IC ని కనుగొనాలి కాబట్టి మీకు MAX 2680 అయిన మాగ్జిమ్ సెమీకండక్టర్ నుండి ఒక IC ఉన్న కేసును తీసుకుందాం 5 వోల్ట్ల సప్లై వోల్టేజ్ అవసరం RF ఇన్పుట్ మరియు LO ఇన్పుట్ 400 MHz నుండి 2 5 GHz వరకు ఉండవచ్చు సైలెంట్ బ్రాడ్బ్యాండ్ IF అవుట్పుట్ 10 నుండి 500 MHz వరకు నాయిస్ ఫిగర్ 1 95 GHz వద్ద 8 3 dB IP3 అంత మంచిది కాదు కానీ ఇది ఇప్పటికీ 1 95 GHz వద్ద 8 2 dBm గెయిన్ సుమారు 7 6 dB కాబట్టి ఈ IC లు అన్నీ అందుబాటులో ఉన్నాయని ఇది సూచిస్తుంది అవి గెయిన్ లను అందిస్తుంటే ఇవి ట్రాన్సిస్టర్లను ఉపయోగించి నిర్మించబడిందని మీరు గ్రహించాలి గరిష్ట LO మరియు RF పవర్ ప్లస్ 10 dBm కావచ్చు ఐసోలేషన్ వద్ద మీరు LO IF మరియు LO RF లకు 22 dB మరియు 26 dB కలిగి ఉంటారు కాబట్టి ఇది ఒక సాధారణ అప్లికేషన్ సర్క్యూట్ కప్లింగ్ కెపాసిటర్ ద్వారా మీకు LO ఇన్పుట్ ఉంది మ్యాచింగ్ సర్క్యూట్ ద్వారా మీకు RF ఇన్పుట్ ఉంది కాబట్టి RF కోసం మ్యాచింగ్ సర్క్యూట్ చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి కాబట్టి మనకు RF ఇన్పుట్ ఉంది మనకు IF అవుట్పుట్ ఉంది ఇది ఇక్కడ తీసుకోబడింది మరియు ఇవి బయాసింగ్ కాంపోనెంట్లు కాబట్టి పనితీరును చూద్దాం కాబట్టి మేము ఈ PCB ని ఉపయోగించి IC ని ఫాబ్రికేట్ చేశాము కాబట్టి మీరు PCB స్నాప్షాట్ను చూడవచ్చు ఇక్కడ IC ఉంది అప్పుడు మీకు ఇక్కడ పవర్ సర్క్యూట్ ఉంది మీకు RF ఇన్పుట్ ఉంది ఇది మేము ఇప్పుడే అధ్యయనం చేసిన మ్యాచింగ్ నెట్వర్క్ మరియు మీకు LO సిగ్నల్ ఉంది దీనిని కప్లింగ్ కెపాసిటర్ ఉపయోగించి కలుపుతారు మరియు IF అవుట్పుట్ ఇక్కడ తీసుకోబడుతుంది కాబట్టి ఇది మీకు IF అవుట్పుట్ RF ఇన్పుట్ మరియు LO ఇన్పుట్ ఉన్న ఛాయాచిత్రం మరియు ఇది విద్యుత్ సరఫరా ఇన్పుట్ పనితీరు ఈ విధముగా ఉంది సిగ్నల్స్ యొక్క నిర్దిష్ట స్థాయి మరియు ఫ్రీక్వెన్సీ కోసం స్నాప్షాట్ ఇక్కడ ఉంది కాబట్టి మీకు 1708 MHz వద్ద ఇన్పుట్ సిగ్నల్ LO ఉంది మీకు 900 9 MHz వద్ద RF ఉంది మరియు మీరు 808 7 MHz వద్ద IF అవుట్పుట్ పొందుతారు ఇది ఈ రెండు సిగ్నల్స్ మధ్య వ్యత్యాసం ఇప్పుడు IF స్థాయి RF స్థాయికి చాలా దగ్గరగా ఉందని మీరు చూస్తే మరియు పౌనఃపున్యాలు కూడా ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి IF ఫిల్టరింగ్ ఎంత క్లిష్టమైనదో ఇది చాలా మంచి ఉదాహరణ కాబట్టి మీకు మంచి IF ఫిల్టర్ లేకపోతే మీకు పదునైన రోల్ ఆఫ్ లేకపోతే RF సిగ్నల్ IF పోర్టులోకి లీక్ కావచ్చు మరియు మీరు ఐసోలేషన్కు తగినంత RF కలిగి ఉంటారు కాబట్టి IF తో పాటు కొన్ని స్పూరియస్ సిగ్నల్స్ ని మీరు చూస్తారు మరియు IF అవుట్పుట్లో LO సిగ్నల్ను చూస్తారు సరైన IF ఫిల్టర్ డిజైన్ను ఉపయోగించడం ద్వారా ఈ విషయాలన్నీ తొలగించబడాలి కాబట్టి మనము ఇప్పటి వరకు అధ్యయనం చేసిన మిక్సర్ డిజైన్ యొక్క వివిధ అంశాలు ఇవే రెండు డిజైన్ విధానాలు ఉన్నాయని గుర్తుచేసుకోండి ఒకటి కాంపోనెంట్ లేదా సర్క్యూట్ ఆధారిత డిజైన్ను ఉపయోగించడం ఇక్కడ మనము ప్రతిదీ మొదటి నుండి చేస్తాము మనమే కాంపోనెంట్ ని ఎన్నుకుంటాము మనమే సర్క్యూట్ రకాన్ని ఎన్నుకుంటాము ఆపై కావలసిన పనితీరును సాధించడానికి మనమే సర్క్యూట్ కాంపోనెంట్ లను రూపకల్పన చేస్తాము రెండవ రూపకల్పన విధానంలో మనకు కావలసిన అవసరాలు లేదా స్పెసిఫికేషన్లకు సరిపోయే వాణిజ్యపరంగా లభించే మిక్సర్ IC ని ఎంచుకుంటాము మరియు మనము ఆ IC చుట్టూ ఒక సర్క్యూట్ లేదా PCB ని నిర్మిస్తాము మరియు అవసరమైన పనితీరును పొందడానికి మనము దానిని పరీక్షిస్తాము కాబట్టి మిక్సర్ డిజైన్ కోసం అందుబాటులో ఉన్న రెండు డిజైన్ విధానాలు ఇవి మనము మిక్సర్ డిజైన్ను ప్రారంభించే ముందు సరైన పరికరాలను లేదా సరైన IC లను ఎంచుకోవడం చాలా ముఖ్యం దీనితో నేను ఇక్కడ ఆగిపోతాను కాబట్టి ఇది మైక్రోవేవ్ మిక్సర్లపై చర్చను ముగింసింది కాబట్టి మూడు ఉపన్యాసాలను గుర్తుచేసుకుందాం మొదటి ఉపన్యాసంలో మేము ఫండమెంటల్స్ మిశ్రమాన్ని చర్చిచాము రెండవ ఉపన్యాసంలో మిక్సర్ డిజైన్ లేదా మిక్సర్ అమలు కోసం ఉపయోగించే పరికరాలు మరియు వివిధ సర్క్యూట్ల గురించి చర్చించాము మూడవ ఉపన్యాసం అయిన ఈ ఉపన్యాసంలో వివిధ రకాల మిక్సర్ల పనితీరు పోలిక గురించి చర్చించాము డిజైన్ మిక్సర్లకు అనుసరించగల వివిధ డిజైన్ పద్దతులు అనుకరణ ఉదాహరణలను ఉపయోగించి అనుకరణ ఉదాహరణలను ఉపయోగించి ఈ విషయాలను కూడా చూశాము దీనితో నేను ముగిస్తాను చాలా ధన్యవాదాలు